ఇంటర్వ్యూయర్ హాయ్ ఇంటర్వ్యూఈ దేవదత్ దాస్ ఇంటర్వ్యూయర్ దేవదత్ దాస్ ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ దేవదత్ మీ గురించి నాకు క్లుప్త పరిచయాన్ని ఇవ్వగలరా ఇంటర్వ్యూఈ నేను కలకత్తాకు చెందినవాడిని కాబట్టి పూణేలోని సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ను నేను పొందుతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయ్యింది మరియు నేను నిజంగా ఈ కోర్సును ఆస్వాదిస్తున్నాను వ్యాపారాల గురించి తెలుసుకోవడానికి మరియు నిజ జీవిత సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మరియు వాటిని పరిష్కరించడానికి ఇది చాలా అంశాలతో నాకు సహాయపడుతుంది ఇంటర్వ్యూయర్ మీ వయస్సు చెప్తారా ఇంటర్వ్యూఈ అవును నా వయసు 26 సంవత్సరాలు ఇంటర్వ్యూయర్ 26 ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ దేవదత్ ప్రాథమికంగా మేము ఐటి సోలుషన్స్ కోసం కృషి చేస్తున్నాము మరియు ప్రజలు చుట్టూ ప్రాథమికంగా ఎలా ఎక్కడఏ కార్యకలాపాలు వ్రాస్తారు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను ఇంటర్వ్యూఈ సరే ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ఎంత తరచుగా వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా ల్యాప్టాప్లో టైప్ చేయడం వంటివి నేను తరచుగా చేస్తున్నాను కానీ నేను కొన్ని వ్రాయడానికి ఇష్టపడతాను కానీ నా ఆలోచనలు మరియు భావోద్వేగాలు ప్రతిసారీ సరైన వ్రాతను కనుగొనలేవు కాబట్టి ఆ విషయాలను ఇప్పుడు వ్రాయడానికి పెన్ మరియు కాగితం ఉత్తమ మార్గం అని నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు చాలా తరచుగా వ్రాయవద్దని చెప్తున్నారు కానీ మీకు కొన్ని ఆలోచనలు ఉన్నప్పుడు రాస్తారు ఇంటర్వ్యూఈ నేను నా డైరీని ఎక్కువ సార్లు నాతో తీసుకువెళతాను అందువల్ల నేను విషయాలను పాయింట్లలో ఉంచుతాను ఇంటర్వ్యూయర్ కాబట్టి డైరీ లో మీరు ఎక్కువగా వ్రాసే ప్రదేశం ఇంటర్వ్యూఈ అవును కానీ కొన్ని ప్రాంతాల్లోకి నేను నా బాగ్స్ తీసుకుపోలేను కాబట్టి అక్కడ నేను నా మొబైల్ ఫోన్లో వ్రాస్తాను కాబట్టి ఆ సమయంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాని ల్యాప్టాప్ రోజువారీ విషయాలను రాయడానికి అంత సౌకర్యవంతంగా ఉండదు కానీ మొబైల్ ఫోన్ మెసేజ్ లో నేను ఆ విషయాలను టైప్ చేస్తాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మొబైల్ ఫోన్లో మీరు ఏదైనా అప్లికేషన్స్ ను ఉపయోగిస్తున్నారా ఇంటర్వ్యూఈ నేను ఒక అప్లికేషన్ నోట్ ను ఉపయోగించాను ఇంటర్వ్యూయర్ నోట్ ఇంటర్వ్యూఈ ఆ తర్వాత నేను కొన్ని మొబైల్లను మార్చాను ఆ తర్వాత నేను ఏ అప్లికేషన్స్ ను ఇన్స్టాల్ చేయలేదు నేను దానిని మెసేజ్ లో వ్రాస్తాను నేను ఒక సంఖ్య యాదృచ్ఛిక సంఖ్యను ఉంచి ఆ డ్రాఫ్ట్ బాక్స్ లో భద్రపరుస్తాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు చెప్పినట్లుగా నోట్బుక్ లేదా డైరీని తీసుకువెళుతున్నారా ఇంటర్వ్యూఈ అవును క్లాస్లో నేను ఎప్పుడూ చేస్తాను ఇంటర్వ్యూయర్ క్లాసులో ఇంటర్వ్యూఈ అవును నేను ఎప్పుడూ చేస్తాను కానీ నా స్నేహితులు చాలా మంది వారు జిరాక్స్ మరియు అన్నింటినీ తీసుకువెళతారు ఇంటర్వ్యూయర్ రికార్డ్స్ ఇంటర్వ్యూఈ అవును వారు ఎక్కువగా ల్యాప్టాప్లలో టైప్ చేస్తారు మరియు విషయాలు వారికి మంచివి కానీ నాకు వ్యక్తిగతంగా ఇప్పటికీ కాగితంపై విషయాలు రాయడం అంటే ఇష్టం ఇంటర్వ్యూయర్ కాబట్టి మీకు ఇలా అనిపిస్తుందా మీరు మీతో ఒక డైరీని తీసుకెళ్లారని చెప్పారు మీరు ఆ ఇన్పుట్లను ప్రాథమికంగా ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు ఇంటర్వ్యూఈ అవును ప్రతి తరగతిలో నేను ఉపయోగిస్తాను ఏదో ఒక విధంగా నేను వ్రాస్తాను కానీ కొన్నిసార్లు ఈ రోజుల్లో లాగా కానీ మునుపటి రోజుల్లో నేను మొబైల్ ఫోన్లలో వ్రాసేవాడిని ఈ రోజుల్లో నేను దీన్ని ఉపయోగించటానికి ఇష్టపడ్డాను ఎందుకంటే నేను నా మొబైల్ను చాలా తరచుగా మార్చుతుంటాను కాబట్టి కొన్నిసార్లు డేటా పోతుంది మరియు అన్నీ కోల్పోతానని నేను భావిస్తున్నాను కాబట్టి నేను కాపీని ఉంచుకుంటాను అవును ఆపై నేను కొన్నిసార్లు ఆ పేజీల చిత్రాన్ని క్లిక్ చేసి డ్రైవ్లో ఉంచుతాను ఇంటర్వ్యూయర్ సరే ఇంటర్వ్యూఈ కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ప్రాథమికంగా మీ డైరీలో వ్రాసే కంటెంట్ యొక్క ఫోటోలను క్లిక్ చేస్తారంటారా ఇంటర్వ్యూఈ రైట్ ఎందుకంటే డైరీలో నేను కొన్నిసార్లు గీయగలను కొన్నిసార్లు నేను వ్రాసేటప్పుడు సందేశాలను వ్రాసేటప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు నాకు తక్కువ సమయంలో అన్ని విషయాలను వ్రాయడానికి సమయం ఉండదు అప్పుడు నేను ఒక చిత్రాన్ని గీసి దానిని ఏదో టేబుల్తో కనెక్ట్ చేస్తాను మరియు అన్నింటినీ సులభంగా యాక్సెస్ చేయవచ్చు కాబట్టి నేను ఆ విషయం వ్రాస్తాను ఇంటర్వ్యూయర్ తరువాత మీరు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మీ ప్రక్రియ ఎలా ఉంటుందో మీరు మమ్మల్ని తీసుకెళ్లగలరా మరుసటి రోజు మీకు పరీక్ష ఉందని ఊహించుకోండి మరియు మునుపటి రాత్రి మీరు మీ తయారీని ప్రారంభిస్తున్నారు మీరు మమ్మల్ని తీసుకెళ్లగలరా ఇంటర్వ్యూఈ అవును ముందుగా నేను తెలుసుకోవలసినది ముఖ్యం సిలబస్ ఏమిటి వారు ఏ వర్గం నుండి ప్రశ్నలు అడగబోతున్నారు ఇంటర్వ్యూయర్ కాబట్టి ప్రాథమికంగా మీరు ఏమి చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంటర్వ్యూఈ అవును మొదట ఆ విషయాలన్నింటినీ గుర్తించి ఆ విషయం తరువాత వారు అడిగే సర్వసాధారణమైన ప్రశ్న ఏమిటో నేను ఇంటర్నెట్లో శోధిస్తాను తద్వారా నాకు చాలా తక్కువ సమయం ఉంది మొత్తం భావనను ఒకేసారి చదవలేను ఇంటర్వ్యూయర్సరే ఇంటర్వ్యూఈ అప్పుడు నేను వీడియోల మాదిరిగా యూట్యూబ్ నుండి తనిఖీ చేసే అన్ని ముఖ్యమైన అంశాలు మీకు తెలుసు ఎందుకంటే నేను వీడియోను ఎక్కువ వినడం కంటే నేర్చుకునే ధోరణినిని కలిగి ఉన్నాను మరియు అవును ప్రజలు ఇక్కడ మరియు అన్నిటిలో చివరి విషయం లోకి వెళతారు నేను నిజంగా చివరి విషయం లోకి వెళ్ళను కానీ వీడియోలు మరియు అన్నీ మరియు నా అనేక ఇతర వనరులు నేను మూలాల కోసం చూస్తున్నాను ఈ రకమైన విషయం ముఖ్యమైనదిగా చెప్పగలిగే వ్యక్తుల మాదిరిగానే వీడియోలు మరియు అన్నిటి నుండి ఈ రకమైన ఇష్టం వారికి కనీసం మంచి మార్కులు పొందడానికి అసాధారణంగా మంచి స్కోర్ చేయడానికి మీకు సహాయపడే ముఖ్యమైన విషయాలు ఏమిటి అనే విషయాల గురించి వారికి ఒక ఆలోచన ఉంది కానీ కనీసం అవి మీకు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో సహాయపడతాయి కాబట్టి మీకు ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి ఒక రాత్రిలో మనం నేను ఆ పని చేయగలను మరియు ప్రతి అధ్యాయం 1 లేదా 2 నుండి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటి ఇంటర్వ్యూయర్ కాబట్టి తయారీకి మీ ముఖ్యమైన విషయం ప్రాథమికంగా ఇంటర్నెట్ మరియు ఇంటర్వ్యూఈ ఇంటర్నెట్ అవును ఇంటర్వ్యూయర్ యూట్యూబ్ వీడియోలు ఇంటర్వ్యూఈ అవును యూట్యూబ్ వీడియోలు ఇంటర్నెట్ అవును ఎక్కువగా ఇంటర్వ్యూయర్ మీరు తయారు చేసిన లేదా మీ స్నేహితుడు ఇచ్చిన ఏ రకమైన నోట్స్ లనైనా మీరు సూచిస్తున్నారా ఇంటర్వ్యూఈ అవును నేను వెళ్తున్నట్లుగానే నేను ఇక్కడ ఉన్నట్లుగా ప్రతిరోజూ నోట్స్ లను సిద్ధం చేస్తున్నాను కానీ నా వ్యూహం కొన్నిసార్లు మారుతుంది కొన్నిసార్లు నేను నోట్స్ లను సిద్ధం చేయను నా దగ్గర మంచి పుస్తకాలు మరియు అన్నీ ఉన్నాయి నేను ముఖ్యమైన విషయాల కోసం వాటి గుండా వెళ్తాను నేను 11 వ 12 వ తరగతిలో ఉన్నప్పుడు అక్కడ మాకు మంచి పుస్తకాలు ఉండేవి ఇంటర్వ్యూయర్ ప్రాథమికంగా మీరు మీ అనుభవాన్ని SIBM నుండి మాత్రమే కాకుండా మీ పూర్తిగా మీ మొత్తం అభ్యాస అనుభవం నుండి కూడా మీరు పరీక్షలను ఎలా రాయవ చ్చో మాకు తెలియజేయవచ్చు ఇంటర్వ్యూఈ నేను పెరిగి మాదిరిగానే మనం ఎంబీఏ చేస్తున్నట్లు పుస్తకాల సమితి ఉంది పుస్తకాలు చాలా ఉన్నాయి అందుకే ఈసారి నోట్స్ లు మరియు ఉపాధ్యాయుల పిపిటి చాలా ముఖ్యమైనది కాబట్టి 11 12 వ మాదిరిగానే మన దగ్గర ఎన్సిఇఆర్టి కొన్ని పుస్తకాలు ఉన్నాయి మరియు ఈ విషయాలు ముఖ్యమైనవి అవుతాయని మనకు తెలుసు మరియు ఈ విషయాలు ఏమైనా గమనించాలి కానీ ఇక్కడ సిలబస్ చాలా విస్తృతంగా ఉందని నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూయర్ సరే టాపిక్స్ ఉన్నాయి ఇంటర్వ్యూఈ మనము కొన్ని ఉపాధ్యాయుల నోట్స్ లను చూడాలి మరియు వాటికి ప్రాధమిక మూలం మరియు ఆ తరువాత మీకు సమయం ఉంటే మరియు మీకు చాలా ఆసక్తి ఉంటే మీరు లైబ్రరీకి వెళ్లి ఈ పుస్తకాలను పొందవచ్చు ఇంటర్వ్యూయర్ కాబట్టి ఈ ఉపాధ్యాయుల నోట్స్ లకు ప్రాథమికంగా ఎలా యాక్సిస్ ఉంటుంది ఇంటర్వ్యూఈ నేను పిపిటి యొక్క చిత్రాలను క్లిక్ చేస్తాను మరియు అవును ఇంటర్వ్యూయర్ చిత్రాలను క్లిక్click చేయండి ఇంటర్వ్యూఈ పీపీటీస్ ఇంటర్వ్యూయర్ లెక్చరర్ మనతో షేర్ చేస్తారు ఇంటర్వ్యూఈ అవును ఆపై కొన్నిసార్లు నేను పిపిటిలను అడుగుతాను కాని ఉపాధ్యాయులు ఆ పిపిటిలను ఫార్వార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు కాబట్టి ఆ సమయంలో నేను ఆ చిత్రాలను క్లిక్ చేస్తాను మరియు నేను కూడా ప్రతిదీ వ్రాస్తాను కాబట్టి నేను ఈ వస్తువులను ఎలా పొందుతాను మరియు నేను దానిని డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను క్లాస్ సభ్యులందరికీ కామన్ డ్రైవ్ తద్వారా ప్రతి ఒక్కరూ చూడగలరు ఇంటర్వ్యూయర్ కాబట్టి అందరికీ కామన్ డ్రైవ్ అందుబాటులో ఉందా ఇంటర్వ్యూఈ అవును ప్రతిచోటా నేను సిఆర్ కాబట్టి ప్రతి అందరూ ప్రయోజనం పొందేలా నేను ఆ పని చేస్తున్నాను ఎందుకంటే తరగతిలో బోధించిన వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను నేను అలా చేస్తున్నాను ఇంటర్వ్యూయర్ ఇది మీ కోసమేనని నేను భావిస్తున్నాను చాలా ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ చాలా ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ నా పేరు హీట్ ఠక్కర్ నేను ముంబైకి చెందినవాడిని నా వయసు 21 సంవత్సరాలు నేను సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుండి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో నా ఎంబీఏ చేస్తున్నాను ఇంటర్వ్యూయర్ కాబట్టి నేను నేర్చుకోవడం మరియు రాయడం గురించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మీరు ఎంత తరచుగా వ్రాస్తారు ఇంటర్వ్యూఈ తరచూ కాదు క్రమం తప్పకుండా కాదు ఏదో ముఖ్యమైనది అయినప్పుడు నేను దానిని రాయాల్సిన అవసరం ఉంటుంది ఇంటర్వ్యూయర్ చాలా ముఖ్యమైనది మీరు చెబుతున్నది ఈ వాతావరణం బహుశా తరగతిలో తరగతి గదిలో ఉండవచ్చు సరేనా ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ కాబట్టి తరగతి గదిలో మీరు వ్రాయడానికి ఏదైనా పదార్థాన్ని తీసుకువెళతారా ఇంటర్వ్యూఈ అవును నేను ఒక నోట్బుక్ తీసుకువెళుతున్నాను అక్కడే నా విషయాలను నేను వ్రాస్తాను అది నాకు ముఖ్యమైనది మరియు నాకు సంబంధించినది ఇంటర్వ్యూయర్ సరే కాబట్టి మీరు ఒక నోట్బుక్ తీసుకువెళతారు మరియు ముఖ్యమైన విషయం ఉందని మీకు అనిపిస్తే మీరు దానిని నోట్ చేస్తారు ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ గ్రేట్ మీకు అనిపిస్తుందా వ్రాయడం చాలా అవసరమని మీరు భావిస్తున్న దృశ్యాలు ఉన్నాయా ఉదాహరణకు ఒక నిర్దిష్ట విషయం ఒక నిర్దిష్ట రకమైన అభ్యాసం మీరు ఎక్కువ రాయాలని మీరు భావిస్తున్న చోట మీరు సాధారణంగా ఎక్కువ రాయాలని భావిస్తున్నారా ఇంటర్వ్యూఈ ఇది మీ విషయ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒక అంశంగా వ్యవస్థాపకత యొక్క ప్రాథమికత ఉంటే మీకు నచ్చితే నేను వ్యక్తిగతంగా ఆ విషయాన్ని ఇష్టపడతాను కనుక ఇది కావచ్చు ఉదాహరణకి చెప్పడం కంటే మరికొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను నేను గమనిస్తూ ఉండవచ్చు బహుశా నేను ఆసక్తి చూపకపోవచ్చు కనుక ఇది ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది ఇంటర్వ్యూయర్ సబ్జెక్టు మరియు మీ ఆసక్తి ఇంటర్వ్యూఈ ఆసక్తి ఇంటర్వ్యూయర్ సరే చాలా బాగుంది కాబట్టి మీరు మీ ద్వారా మమ్మల్ని తీసుకెళ్లగలరా మీరు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మీ ప్రక్రియ ఎలా ఉంటుంది మరుసటి రోజు మీకు పరీక్ష ఉందని ఊహించుకోండి మునుపటి రాత్రి మీరు మీ తయారీని ప్రారంభిస్తారు మీరు చేసే అన్ని రకాల కార్యకలాపాలు ఏమిటి ఇంటర్వ్యూఈ కాబట్టి అవును మళ్ళీ పుస్తకాలు చదవడం కంటే ఎక్కువ వీడియోలు చూడటం నాకు ఇష్టం కాబట్టి నేను ఈ సబ్జెక్టు కి సంబంధించిన వీడియోలను చూస్తూ ఆపై దానిని నోట్ చేసుకొని నోట్స్ లను సిద్ధం చేసి ఆ సబ్జెక్టు ని నేర్చుకుంటాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు వీడియోలను చూసే కార్యాచరణ ఉందా ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ మీవి ఏమిటి మీరు వీడియోల కోసం ఎక్కడ వెతుకుతారు ఇంటర్వ్యూఈ యూట్యూబ్ మరియు మీకు యాక్సెస్ ఉండే వివిధ సైట్లు ఉన్నాయి ఇంటర్వ్యూయర్ మీరు భావిస్తున్నారా ఇంటర్వ్యూఈ నేను నా SNAP పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడు నేను 'హిట్బుల్స్ఐ ' అని పిలువబడే సైట్ ద్వారా సిద్ధం అయ్యాను ఇంటర్వ్యూయర్ హిట్బుల్స్ఐ ఇంటర్వ్యూఈ అవును అందువల్ల దీనికి సంబంధించిన మెటీరియల్ ఉంది ఇంటర్వ్యూయర్ మరియు మీరు వీడియోతో పాటు మీకు నోట్ ప్యాడ్ లేదా నోట్బుక్ కూడా ఉందని మీరు చెబుతున్నారు ఇంటర్వ్యూఈ అవును కాబట్టి వీడియో నుండి అవగాహన ఉన్నప్పటికీ నేను దానిని నోట్ చేసుకున్నాను మరియు తరువాత దాన్ని రెఫర్ చేస్తాను ఇంటర్వ్యూయర్ సరే చాలా బాగుంది కాబట్టి వీడియోలు కాకుండా మీరు మీ అభ్యాస కార్యకలాపాల్లో ఏదైనా ఇతర వస్తువులను ఉపయోగిస్తున్నారా ప్రస్తుతానికి మీరు నిజంగా కూర్చుని సిద్ధమవుతున్నారని ఊహించుకోండి మీ ల్యాప్టాప్ తెరిచి ఉంది మరియు మీరు వీడియోలను చూస్తున్నారు మీ ల్యాప్టాప్ కాకుండా వేరే నేర్చుకునేటప్పుడు మీరు ఉపయోగిస్తున్నది ఏదైనా ఉందా ఇంటర్వ్యూఈ నా వద్ద ఒక చిన్న నోట్ బుక్ ఉంది అది మళ్ళీ నేను వీడియో నుండి కొన్ని ముఖ్యమైన అంతర్దృష్టులను వ్రాస్తాను మరియు ఆ ముఖ్యమైన నోట్స్ ల కోసం నేను ఎంచుకోగల స్టిక్కీ నోట్స్ లు ఉంచుతాను ఇంటర్వ్యూయర్ మరియు ఇతర మెటీరియల్లు లేవు సరేనా ఇంటర్వ్యూఈ లేదు ఇంటర్వ్యూయర్ నేను భావిస్తున్నాను ఇంటర్వ్యూఈ ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ కాబట్టి నా పేరు కునాల్ నేను ఐ అండ్ ఇ కోర్సుIE course మొదటి సంవత్సరంలో ఉన్నాను ఇంటర్వ్యూయర్ మరి మీ కాలేజీ ఇంటర్వ్యూఈ SIBM సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూయర్ మీ వయస్సును మాకు చెప్పగలరా ఇంటర్వ్యూఈ నా వయసు 22 ఇంటర్వ్యూయర్ సరే కునాల్ మీ రచన మరియు అభ్యాస కార్యకలాపాలపై కొన్ని ప్రశ్నలు మీరు ఎంత తరచుగా వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ నోట్బుక్లలో ఇంటర్వ్యూయర్ అవును అది ఎక్కడైనా కావచ్చు ఇంటర్వ్యూఈ ప్రతి రోజు ఇంటర్వ్యూయర్ ప్రతి రోజు ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ చాలా బాగుంది మీరు సాధారణంగా ఎప్పుడు వ్రాస్తారు మరియు మీరు ఏమి వ్రాస్తారు ఇంటర్వ్యూ కాబట్టి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు నా ల్యాప్టాప్ను నాతో తీసుకువెళతాను కాబట్టి నేను నా ల్యాప్టాప్లోనే నోట్స్ లు తయారుచేస్తాను లేదా నాకు ఏమైనా ఆలోచనలు ఉంటే కాబట్టి నేను నాతో ఒక చిన్న నోట్ప్యాడ్ను నా బ్యాగ్లో తీసుకువెళుతున్నాను కాబట్టి నేను ఆ విషయాలు వ్రాస్తాను లేదా ఏదైనా ముఖ్యమైన అంశాలు మరియు భవిష్యత్తులో రెఫర్ చేసేవి నేను ఆ పాయింట్లను నా వద్ద ఉన్న నోట్బుక్తో వ్రాస్తాను ఇంటర్వ్యూయర్ కాబట్టి రాయడానికి మీ ప్రాథమిక మెటీరియల్ మీ నోట్ప్యాడ్ ఇంటర్వ్యూఈ లేదా నా ల్యాప్టాప్ ఇంటర్వ్యూయర్ మీ ల్యాప్టాప్ ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ తరగతి గది వాతావరణం కాకుండా మీరు మరెక్కడైనా వ్రాస్తారా ఇంటర్వ్యూఈ అవును నేను చెప్పిన నోట్బుక్లో నేను ఇప్పుడే చెప్పాను ఇంటర్వ్యూయర్ తరగతి గదిలో కాకుండా మీరు వ్రాయని ఇతర ప్రదేశాలలో కాదా ఇంటర్వ్యూఈ కాబట్టి నేను కోరాలో చురుకుగా ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు నేను కోరాలో వ్రాస్తాను ఇది చాలా తక్కువ కానీ అవును నేను కొన్నిసార్లు చేస్తాను ఇంటర్వ్యూయర్ మీరు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మీరు అనుసరించే ప్రక్రియ ద్వారా మమ్మల్ని తీసుకెళ్లగలరా మరుసటి రోజు మీకు మీ పరీక్ష ఉందని ఊహించుకోండి కాబట్టి మునుపటి రాత్రి పరీక్షకు సిద్ధం కావడానికి సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని ప్రక్రియ ద్వారా తీసుకెళ్ళగలరా ఇంటర్వ్యూఈ పరీక్షల కోసం నేను ఉండటానికి ప్రయత్నిస్తాను నేను క్రమపద్ధతిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఏదైనా ప్రశ్నకు మొదట దాని కోసం ఏమి రాయాలి దానికి పరిష్కారం ఏమిటో విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను అప్పుడు నేను దానిని పాయింట్ల వారీగా నోట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆపై ఆ పాయింట్లన్నింటినీ వివరంగా వివరించాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ఎలాంటి అధ్యయన సామగ్రిని ఉపయోగిస్తున్నారు మీ చుట్టూ ఎలాంటి పదార్థాలు ఉన్నాయి ఇంటర్వ్యూఈ కాబట్టి పోటీ పరీక్షల కోసం ఇంటర్వ్యూయర్ ఇది ఏదైనా పరీక్షకు కావచ్చు ఇంటర్వ్యూఈ కాబట్టి రిఫరెన్స్ పుస్తకాలు వెబ్సైట్లు నాకు మరికొన్ని అంతర్దృష్టులను ఇవ్వగలవు లేదా ఆ విషయం గురించి వివరణాత్మక వీక్షణను ఇవ్వగలవు లేదా కొన్ని ప్రత్యేకమైన విషయాలను మరింత జ్ఞానం లేదా సత్వరమార్గం ఉపాయాలు పొందడంలో సహాయపడే విద్యా పోర్టల్లు ఇంటర్వ్యూయర్ సరే కాబట్టి ఇవి మీరు ఉపయోగించే అత్యంత సాధారణ విషయాలలా ఉన్నాయ మీరు క్రమం తప్పకుండా నోట్స్ వ్రాస్తారని చెప్పారు కాబట్టి మీరు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఆ గమనికలను సూచిస్తారా ఇంటర్వ్యూ కొన్నిసార్లు అవును ఇంటర్వ్యూయర్ అది దేనిపైన అయినా ఆధారపడి ఉందా మీరు మీ నోట్స్ లను రెఫర్ చేసేలా ఇంటర్వ్యూఈ కాబట్టి నేను రేపు ఇవ్వాల్సిన పేపర్ నాకు కష్టంగా ఉందని అనుకుందాం కాబట్టి నేను సిద్ధం అవుతున్న రోజు నుండి ఖచ్చితంగా ఆ నోట్స్ లన్నింటినీ రెఫర్ చేస్తాను లేదా చాలా ఆచరణాత్మకమైన వాటి కోసం నేను వెబ్సైట్లలోకి వెళ్లడానికి మరియు దాని నుండి భిన్నమైన జ్ఞానాన్ని పొందటానికి ఇష్టపడతాను తద్వారా నేను ఆ వెబ్సైట్ల నుండి నేర్చుకున్న కొన్ని ఉదాహరణలను ఇవ్వగలను మరియు మరుసటి రోజు నా పరీక్షలో వ్రాస్తాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు మీ కేస్ వెబ్సైట్లు ఆన్లైన్ కంటెంట్లో ప్రస్తావిస్తున్నారని ఊహించుకోండి ఆ సమయంలో దాన్ని గ్రహించి నోట్స్లో వ్రాయవలసిన అవసరం మీకు అనిపిస్తుందా ఇంటర్వ్యూఈ కాబట్టి మళ్ళీ నేను చూడటానికి ఆ ఉదాహరణల యొక్క కీలకపదాలను వ్రాస్తాను టాటా గురించి కేస్ స్టడీకి ఒక ఉదాహరణ నాకు లభిస్తుందని అనుకుందాం కాబట్టి మరుసటి రోజు నా పరీక్షలో రేపు నాకు ముఖ్యమైన ఒక పేరా ఉంది కాబట్టి నేను ఆ చిన్న పారా గురించి చాలా చిన్న ఒక పంక్తి లేదా రెండు పంక్తుల గురించి వ్రాస్తాను ఇది మరుసటి రోజు మొత్తం ఉదాహరణను నాకు గుర్తు చేస్తుంది మరియు పరీక్షలో ఆ ఉదాహరణను వ్రాయడానికి నాకు సహాయపడుతుంది ఇంటర్వ్యూయర్ పరీక్షలో ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూఈ సరే నా పేరు అమృతా మరియు నేను ఇంజనీర్ మరియు ఇప్పుడు నా MBA చేయడానికి SIBM లో ఉన్నాను ఇంటర్వ్యూయర్ మీ వయస్సు మాకు చెప్పగలరా ఇంటర్వ్యూఈ నాకు 23 సంవత్సరాలు ఇంటర్వ్యూయర్ అమృతా రాయటం పై కొన్ని ప్రశ్నలు మరియు మీరు ఎలా నేర్చుకుంటారు మరియు మీరు ఎంత తరచుగా వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ బహుశా ఒక సంవత్సరం క్రితం నేను నా ఇంజనీరింగ్ చేసే వరకు ఇది దాదాపు ప్రతిరోజూ ఉండేది మరియు ఇప్పుడు అది ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కావచ్చు ఇంటర్వ్యూయర్ సరే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ఎప్పుడు రాయవలసిన అవసరం అనిపిస్తుంది ఇంటర్వ్యూఈ సాధారణంగా క్లాసులో లేదా నేను కొన్ని నోట్స్ లు రాయడానికి తొందరలో లో ఉంటే మరియు నా ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకోవటానికి ఇష్టపడను ఇంటర్వ్యూయర్ సరే కాబట్టి మీరు నోట్బుక్ మరియు నోట్ప్యాడ్ వంటి బహుళ పదార్థాలలో వ్రాస్తారని చెప్తున్నారు అన్నింటినీ మీరు ఎక్కువగా ఎక్కడ వ్రాస్తారు ఇంటర్వ్యూఈ ఎక్కువగా నా నోట్బుక్ ఎక్కువగా అది ప్రధానమైన విషయం ఇంటర్వ్యూయర్ అప్పుడు మరెక్కడైనా అది ప్రాబల్యం లేకపోయినా మరెక్కడైనా ఇంటర్వ్యూఈ బహుశా జాబితాలు చేయవలసిన పనుల జాబితాలు అప్పుడు నా డైరీలో బహుశా నేను ఒకదాన్ని నిర్వహిస్తున్నాను కాబట్టి ఇంటర్వ్యూయర్ డైరీ కూడా భౌతికమైనది ఇంటర్వ్యూఈ అవును ఇది భౌతిక డైరీ ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు క్లాసులో ఉపయోగించే నోట్బుక్లు ఉన్నాయి మరియు మీరు ఉపయోగించే డైరీ మీకు ఉంది ఇంటర్వ్యూఈ సరేనా అవును ఇంటర్వ్యూయర్ మీరు పరీక్ష కోసం మీ తయారీ ప్రక్రియ ద్వారా మమ్మల్ని తీసుకెళ్లగలరా మరుసటి రోజు మీకు పరీక్ష ఉందని ఊహించుకోండి మరియు మీరు ఈ రాత్రి సిద్ధం అవుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమి చేస్తారు ఇంటర్వ్యూఈ అవును ఇప్పుడు ఐ అండ్ ఇ కోర్సుIE courseలో అలాంటి పరీక్షలు లేవు కాని మొదట్లో సాంప్రదాయిక పరీక్షా మోడ్ లాగా నేను సాధారణంగా ఒకసారి చదివాను ఆపై నాకు ఏదైనా ముఖ్యమైన విషయం అనిపిస్తే లేదా ఏదైనా రేఖాచిత్రాలను అభ్యసించాల్సిన అవసరం ఉంటే నాకు ఎప్పుడూ ఒక ఒక పాయింట్ ఉంది రాయడం మరియు సాధన చేయడం ఇష్టం ఇంటర్వ్యూయర్ రాయడం ఇంటర్వ్యూఈ కాబట్టి రాయడం ఎల్లప్పుడూ నా తయారీ ప్రక్రియలో భాగం ఇంటర్వ్యూయర్ కాబట్టి ఈ పఠనం జరిగేది ఇది ఎలాంటి మెటీరియల్ ఇంటర్వ్యూఈ హార్డ్ కాపీని నేను ఇష్టపడతాను లేకపోతే పాఠ్య పుస్తకం యొక్క సాఫ్ట్ కాపీ వంటిది ల్యాప్టాప్లో ఇష్టపడతాను ఇంటర్వ్యూయర్ మీరు సాఫ్ట్ కాపీ కంటే హార్డ్ కాపీని ఇష్టపడటానికి ఏదైనా కారణం ఉందా ఇంటర్వ్యూఈ వ్యక్తిగతంగా నా కంటి చూపు హార్డ్ కాపీ చదవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని నా ఉద్దేశ్యం ఇంటర్వ్యూయర్ హార్డ్ కాపీ ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ మరియు మీరు నోట్స్ చదవడం మరియు వ్రాయడం మినహా వేరే సిద్ధం చేస్తున్నప్పుడు మీరు తీసుకునేది ఏదైనా ఉందా ఇంటర్వ్యూఈ కొన్నిసార్లు పోటీ పరీక్షల కోసం నేను ఆడియో టేపులను వినేదాన్ని మరియు అవును కాబట్టి ఇది ఒక విషయం ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ఈ టేపులను వింటున్నప్పుడు మీరు మళ్ళీ రాయాలనుకుంటారా ఇంటర్వ్యూఈ ముఖ్యమైన పాయింట్లు అవును నేను రాయాలనుకుంటాను కాబట్టి దానిని తిరిగి రెఫర్ చేయటానికి మాత్రమే నేను టేపుల ద్వారా వినటం కంటే నా నోట్స్ లను ఇష్టపడతాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు మీ వ్యక్తిగత నోట్స్ లను ఉపయోగించడానికి ఇష్టపడతారు ఇంటర్వ్యూఈ అవును నా నోట్స్ లు అవును నేను ఉపయోగిస్తాను ఇంటర్వ్యూయర్ మీరు చాలా నోట్స్ లు వ్రాసి మీ నోట్స్ లను రెఫర్ చేస్తారని మీరు చెప్పినందున మీరు ఈ నోట్స్ లను ఎవరితోనైనా పంచుకుంటారా ఇంటర్వ్యూఈ అవును నా స్నేహితులతో వారు కూడా నా సన్నిహితులలా ఉన్నారు నేను దానిని పంచుకుంటాను మరియు వాస్తవానికి ఇప్పుడు నేను దీన్ని నా జూనియర్లతో పంచుకున్నాను వారు నన్ను అడిగారు కాబట్టి నేను వారికి ఇచ్చాను ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు మీ హార్డ్ కాపీని నోట్బుక్లను కూడా ఇచ్చేవారు లేదా మీరు దాన్ని ఎలా పంచుకున్నారు ఇంటర్వ్యూఈ నేను ఒక సంవత్సరం తరువాత ఇస్తాను నేను దానిని వెంటనే పాస్ చేయను ఎందుకంటే నా రిఫరెన్స్ కోసం నేను చదువుతాను కానీ ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల తరువాత నేను ఇష్టపడతాను నేను దీన్ని భాగస్వామ్యం చేయను ఇంటర్వ్యూయర్ సరే మీరు దీన్ని భాగస్వామ్యం చేయరు నా దగ్గర ఆ నోట్బుక్లు మరియు ఆ నోట్స్ ఉంటే అది నాకు సహాయం చేసి ఉండేది అని మీరు ఎప్పుడైనా భావించారా ఇంటర్వ్యూఈ బహుశా కానీ నా పదార్థాలన్నీ చేతిలో ఉంచుకోవడం నాకు ఎప్పుడూ సాధ్యం కాదు కాబట్టి కనీసం వేరొకరు దాని నుండి ప్రయోజనం పొందుతున్నారని నేను భావిస్తున్నాను అది సరే ఇంటర్వ్యూయర్ గ్రేట్ ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ చాలా ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ హాయ్ నేను శుబాం కౌషల్ నేను మెకానికల్ ఇంజనీర్ ఇప్పుడు నేను ఇక్కడ SIBM లో IT లో MBA చదువుతున్నాను ఇంటర్వ్యూయర్ SIBM సరే నేను మీ వయస్సును అడగవచ్చా ఇంటర్వ్యూఈ 22 ఇంటర్వ్యూయర్ 22 గొప్పది షుబామ్ రాయడం మరియు మీరు ఎలా నేర్చుకుంటారు మరియు ప్రతిదాని గురించి కొన్ని ప్రశ్నలు మీరు ఎంత తరచుగా వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ అసలు నేను మీకు చెప్తాను నేను రోజూ రాసేవాడిని ఇంటర్వ్యూయర్ డైలీ ఓకే మీరు ఎప్పుడు ఎక్కువగా వ్రాసేవారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ వాస్తవానికి విషయం ఏమిటంటే నా మనస్సులో ఏదైనా ఉన్నప్పుడు నేను వ్రాసేవాడిని ఇంటర్వ్యూయర్ మీరు నేర్చుకునేటప్పుడు తరగతి గదుల్లో వ్రాశారా ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ మరియు మీరు సాధారణంగా వ్రాయడానికి ఏ పదార్థాలు లేదా మాధ్యమాలను ఉపయోగించారు మీ స్వంతం ఏమైనా ఉందా ఇంటర్వ్యూఈ మీ గురువు ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వస్తోందిఇంటర్వ్యూయర్ లేదు నేను అడుగుతున్నాను మీరు ఎక్కడ వ్రాస్తారు ఇంటర్వ్యూఈ నోట్బుక్ ఇంటర్వ్యూయర్ నోట్బుక్ ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ మీరు వ్రాయడానికి ఉపయోగించే ఇతర మాధ్యమం లేదా ఇంటర్వ్యూ నోట్బుక్ నోట్ప్యాడ్ ఇంటర్వ్యూయర్ అది మంచిది పరీక్ష కోసం మీ తయారీ ఎలా ఉంటుందో మీరు మమ్మల్ని తీసుకెళ్లగలరా మరుసటి రోజు మీకు పరీక్ష రాబోతోందని ఊహించుకోండి కానీ దాని కోసం మీ తయారీ ఏమిటి ఇంటర్వ్యూఈ నేను కోర్సు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను నాకు రెండు అధ్యాయాలు ఉంటే నేను ప్రయత్నిస్తాను ఇంటర్వ్యూఈ సరే మంచిది నేను చేయవలసిన రెండు అధ్యాయాలు ఉంటే నేను మొదటి అధ్యాయానికి పూర్తి చేసి మరియు రెండవ అధ్యాయానికి వెళ్తాను నేను వ్రాయను నేను నేర్చుకునే మొత్తం విషయాన్ని పునరావృతం చేయడం ద్వారా నేర్చుకుంటాను మరియు అదే అర్థం ఇంటర్వ్యూయర్ కాబట్టి ప్రాథమికంగా మీరు చదివినట్లు చెబుతున్నారా ఇంటర్వ్యూఈ అవును నేను చదివేదాన్ని రాయడం కాదు అర్థం చేసుకోవడం వంటి విషయాలను అర్థం చేసుకోవడం ఇంటర్వ్యూయర్ అర్థం చేసుకోవడం కాబట్టి ఎటువంటి రాయటం లేదు కానీ మీరు చదువుతున్నారా ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ప్రాథమికంగా ఎక్కడ నుండి చదువుతారు ఇంటర్వ్యూఈ పుస్తకాలు మరియు ఇంటర్నెట్ ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు హార్డ్ కాపీ పుస్తకాలు మరియు ఇంటర్వ్యూఈ మరియు సాఫ్ట్ కాపీ ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ కూడా ఇంటర్వ్యూఈ అవును ఇంటర్వ్యూయర్ మీకు తెలుసుకోవడానికి పుస్తకాలు మరియు ఇంటర్నెట్ కాకుండా మరేదైనా ఉందా ఇంటర్వ్యూఈ పిపిటిలు మరియు అన్నీ ఇంటర్నెట్ నుండి కాదు ఉపాధ్యాయుల నుండి కూడా పిపిటిలు నేను దానిని ఉపయోగిస్తాను ఇంటర్వ్యూయర్ సరే మరియు మీరు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు వ్రాసే అలవాటు ఉందా ఇంటర్వ్యూఈ లేదు ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు ప్రాథమికంగా చదవడం మరియు అర్థం చేసుకోవడం మీతోనే ఉన్నది అని నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూఈ ఆల్రైట్ ధన్యవాదాలు ఇంటర్వ్యూఈ నా పేరు నిఖిల్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో BIT విశ్వవిద్యాలయం నుండి నా B Tech చేశాను నేను పూణేలోని SIBM నుండి MBA చదువుతున్నాను నాకు 25 సంవత్సరములు ఇంటర్వ్యూయర్ ధన్యవాదాలు నిఖిల్ సాధారణంగా రాయడం మరియు నేర్చుకోవడంపై కొన్ని ప్రశ్నలు మీరు ఎంత తరచుగా వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ ప్రస్తుతం కళాశాలలో మనకు కోర్సులో చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి మరియు ఇంటర్వ్యూయర్ సాధారణంగా మీ అభ్యాస అనుభవంపై ఇంటర్వ్యూఈ ఇది కాకుండా నేను అంతగా వ్రాయను ఇంటర్వ్యూయర్ మీరు పెద్దగా రాయరు మీరు వ్రాస్తే ఏ వాతావరణంలో లేదా ఎప్పుడు మీరు వ్రాస్తారని అనుకుంటున్నారు ఇంటర్వ్యూఈ చాలా అరుదుగా అసలు చదువులో నేను నిజంగా రాయను రాయను అది ఏదో ఒక విషయం కాకుండా ఏదో ఒక విధమైనది ఉంటే మీరు ప్రతిదీ నేర్చుకుంటుంటే ఒక విధమైన ఫార్ములా అప్పుడు మీరు అది ఒక పెద్ద ఫార్ములా కాబట్టి మీరు దాన్ని మళ్లీ మళ్లీ వ్రాయవలసి ఉంటుంది లేకపోతే ఇది మంచిది ఇంటర్వ్యూయర్ కాబట్టి మీరు సాధారణంగా మీ తరగతికి ఒకరకమైన కాపీని తీసుకువెళతారా ఇంటర్వ్యూఈ నా దగ్గర ఒకటి ఉంది కాని నేను నిజంగా నోట్ చేయను నేను వినడానికి ఇష్టపడతాను ఇంటర్వ్యూయర్ పరీక్ష కోసం మీ అభ్యాస ప్రక్రియ ఎలా ఉంటుందో మీరు మాకు తెలుపగలరా ఇంటర్వ్యూఈ సరే పరీక్ష కోసం నేను సాధారణంగా ఏమి చేయను నేను వీడియోలను చూస్తాను మీరు చెప్పిన ఆన్లైన్ వీడియోలు వంటివి పాఠశాలలో మాదిరిగా ఎల్లప్పుడూ పుస్తకాలు ఉంటాయి మనకు ప్రత్యేకమైన పుస్తకం ఉంటుంది కానీ కళాశాలలో మాకు చాలా ఎంపికలు ఉన్నాయి ఆ ప్రెజెంటేషన్లలో ప్రొఫెసర్ షేర్ చేసేది మీరు రెఫర్ చేసే విషయం లేకపోతే మీరు నేను ఇంటర్నెట్ వీడియోల లోకి వెళ్తాను ఈ NPTEL అది ఏదో నేను కోరుకున్న ప్రతి అంశంపై చాలా మంచి వీడియోలు ఉన్నాయి కాబట్టి నేను వాటిని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతాను కానీ నేను నిజంగా వ్రాయను ఇంటర్వ్యూయర్ మీరు నిజంగా రాయరు ఇంటర్వ్యూఈ ఒక వీడియో లేదా ప్రెజెంటేషన్ చూసిన తర్వాత కూడా నేను ఏదో చదివినా అందులో 80 నుండి 90 శాతం గుర్తుపెట్టుకోగలిగినట్లు నాకు అలాంటి జ్ఞాపకశక్తి ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి పరీక్షకు అరగంట ముందు బహుశా నాకు రీక్యాప్ అవసరం అది ఇంటర్వ్యూయర్ కాబట్టి వీడియోలు సాధారణంగా ఇంటర్నెట్ మీ ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్ మీతో పంచుకున్న కంటెంట్ ఇంటర్వ్యూఈ లేదు అది అలాంటిది కాదు వారు సాధారణంగా పెద్ద ప్రెసెంటేషన్స్ ను షేర్ చేస్తారు వారు తమ సొంత పిపిటి ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది నేను రెఫర్ చేసే విషయం అది కాకుండా నేను అర్థం చేసుకోవాలనుకుంటే ఒక అంశంపై మంచి అవగాహన కలిగి ఉంటే అది మరింత సైద్ధాంతికమే NPTEL జాతీయ వేదిక వలె నేను వీడియోలను కనుగొన్నాను మీరు దేనినైనా వీడియోలను శోధించవచ్చు ప్రత్యేకంగా సాంకేతికత కోసం ఇది ఉంది నేను అక్కడ సాంకేతిక వీడియోలను శోధిస్తాను నేను దాని గుండా వెళ్తాను వారు ఐఐటిప్రొఫెసర్లు కాబట్టి వారు దాని గురించి ఒక గ్లింప్సె ఇస్తారు ఇది అరగంట వీడియో అయితే టాపిక్ గురించి చాలా వివరిస్తుంది కాబట్టి నేను అది చేస్తాను ఇంటర్వ్యూయర్ నేను భావిస్తున్నాను ఇంటర్వ్యూఈ ధన్యవాదాలు